ఈ ఉపన్యాసంలో మేము మీకు 7 సెగ్మెంట్ మరియు ఎల్ఇడి తో ఎల్సిడి తో ఇంటర్ఫేసింగ్ ప్రదర్శిస్తాము రెండు సెట్ల బోర్డులతో చేసిన ప్రయోగాలను మేము మీకు ప్రదర్శిస్తాము మేము మొదట LED ఇంటర్ఫేసింగ్ పై ప్రయోగాన్ని మీకు చూపిస్తాము ప్రాథమికంగా 7 సెగ్మెంట్ LED 7 సెగ్మెంట్ అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుందో నేను ఇప్పటికే చర్చించాను 7 సెగ్మెంట్ డిస్ప్లే యూనిట్ లలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సాధారణ యానోడ్ మరొకటి సాధారణ కాథోడ్ ఈ ప్రయోగంలో మేము సాధారణ యానోడ్ 7 సెగ్మెంట్ యూనిట్ తీసుకుంటాము ఒక సాధారణ యానోడ్ డిస్ప్లేలో మేము సాధారణ బిందువును Vcc కి ఒక రెసిస్టర్ ద్వారా కనెక్ట్ చేస్తాము మరియు ఏదైనా LED లను వెలిగించటానికి మనం 0 ను pass దాటాలి ఈ ప్రయోగంలో ఏమి చేయబోతున్నాం అంటే ఒక రకమైన పద్ధతిలో మనం ఈ LED ని వెలిగిస్తాము మనం 0 నుండి ప్రారంభిస్తాము మరియు ఇది 1 2 తో మొదలై 9 వరకు ఉంటుంది ఆపై మళ్లీ 0 కి చేరుకుంటుంది కాబట్టి ఇది ఒక రకమైన కౌంటర్ అది 0 నుండి 9 వరకు లెక్కిస్తుంది ఆపై 0 కి తిరిగి వస్తుంది

కాబట్టి ఇది 7 సెగ్మెంట్ డిస్ప్లే అని చూడండి మీరు దీన్ని చాలా చోట్ల చూసారు కార్యాచరణ ఏమిటో లేదా ఈ విభాగాలు ఏమిటో చూద్దాం ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే లో మనకు ఉన్న విభాగాలు ఇలా ఉంటాయి ఇవి పిన్స్ ఇది ఒక సాధారణ యానోడ్ 7 సెగ్మెంట్ ఇది ఈ ప్రత్యేకమైన సాధారణ పాయింట్ నుండి రెసిస్టర్ ద్వారా మనం Vcc కి కనెక్ట్ అవుతాము

కాబట్టి ఇప్పుడు నేను మీకు STM బోర్డుతో కనెక్షన్ను మొదట చూపిస్తాను మరియు సాధారణ స్థానం నుండి రెసిస్టర్ ద్వారా నేను దీనిని Vcc కి కనెక్ట్ చేసాను నేను రెండు బోర్డుల యొక్క కొన్ని డిజిటల్ అవుట్ పుట్ పిన్లకు సెగ్మెంట్లను కనెక్ట్ చేస్తాను నేను ఇప్పటికే మీకు చెప్పినట్లుగా నేను D2 నుండి D8 వరకు పిన్లను ఉపయోగిస్తాను ప్రాథమికంగా మరియు సాధారణ పాయింట్ Vcc కి అనుసంధానించబడుతుంది మరియు తరువాత నేను ప్రతి సెగ్మెంట్ 1 సెకను కన్నా కొంచెం ఎక్కువ వెలిగించే కోడ్ ను వ్రాస్తాను ఆపై అది తదుపరిదానికి వెళ్తుంది మరియు ఇలాగే కొనసాగుతోంది కాబట్టి మీరు ఈ పద్ధతిలో కనెక్షన్ చేసుకోవాలి దీన్ని మొదట STM బోర్డుకి కనెక్ట్ చేద్దాం ఇది నా STM బోర్డు నేను మీకు చెప్పినట్లు నేను దానిని D2 నుండి D8 కి కనెక్ట్ చేస్తాను దీన్ని D3 కి కనెక్ట్ చేస్తే తరువాత నేను A నుండి D2 B నుండి D3 C నుండి D4 D నుండి D5 E నుండి D6 F నుండి D7 G నుండి D8 వరకు కనెక్ట్ చేస్తాను సాధారణ స్థానం నుండి రెసిస్టర్ ద్వారా ఇది Vcc కి అనుసంధానించబడుతుంది ఇప్పుడు నేను కోడ్ ను STM బోర్డులోకి పంపిస్తాను ఇప్పుడు మీరు ఏమి జరుగుతుందో గమనించండి అంకెలు ఒక్కొక్కటిగా ప్రదర్శించబడతాయి ఇప్పుడు నేను ఆర్డునో బోర్డుతో కూడా అదే పని చేస్తాను

మొదట కనెక్షన్ని చేద్దాం ఇది Vcc ఆపై d2 నుండి d8 వరకు నేను కనెక్ట్ అవుతాను ఇప్పుడు నేను ఈ కనెక్టర్ను కనెక్ట్ చేస్తాను మరియు మేము కోడ్ ను ఉంచుతాము ఇప్పుడు నేను ఈ ఆర్డునో బోర్డ్లో కోడ్ ను ఉంచాను అదే కోడ్ నేను STM బోర్డు కోసం వ్రాసాను మరియు అది మెరుస్తున్నది తరువాత మనం ఇంతకుముందు చర్చించిన అదే ఎల్సిడి ని ఎలా ఇంటర్ఫేస్ చేయవచ్చో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ ప్రత్యేకమైన LCD గరిష్టంగా 2 లైన్స్ టెక్స్ట్ ని ప్రదర్శించగలదు ప్రతి పంక్తిలో 16 అక్షరాలు మరియు వచనం 16 అక్షరాలకు మించి ఉంటే అది స్క్రోల్ చేస్తుంది మేము రెండు ప్రతినిధి బోర్డులతో ఎలా చేయబోతున్నామో కూడా చర్చించాను ఒకటి STM బోర్డుతో మరియు మరొకటి Arduino బోర్డు కాబట్టి రెండు బోర్డుల కోసం మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి నేను ఇప్పటికే చర్చించిన కొన్ని లైబ్రరీ ఫంక్షన్లు ఉన్నాయి ఆ ఫంక్షన్లను మీరు చేర్చాలి మీరు కోడ్ వ్రాసేటప్పుడు మీరు ఇప్పటికే ఆ ఫంక్షన్లను చేర్చారని నిర్ధారించుకోవాలి LCDdisplay మరియు LCDscroll అనే రెండు విధులు మేము ఇప్పటికే చర్చించాము

ఇది మేము ఇప్పుడు ఇంటర్ఫేసింగ్ చేయబోయే LCD దీనికి 16 పిన్స్ వచ్చాయి

ఇవి ప్రాథమికంగా పిన్స్ కాబట్టి ఈ ప్రత్యేకమైన పిన్ సంఖ్య 1 తరువాత 2 తరువాత 3 మరియు 16 వరకు ఉంటుంది నేను ఇప్పటికే అన్ని పిన్ల గురించి చర్చించాను చాలా క్లుప్తంగా చెబుతాను మొదటి పిన్ గ్రౌండ్ తో అనుసంధానించబడుతుంది తదుపరి పిన్ 5V అయిన Vcc తో అనుసంధానించబడుతుంది తదుపరి పిన్ మేము పొటెన్షియోమీటర్ ఉపయోగించి కనెక్ట్ చేయబోయే కాంట్రాస్ట్ కంట్రోల్ పొటెన్షియోమీటర్ ఒక చివర Vcc కి అనుసంధానించబడుతుంది మరొక చివర గ్రౌండ్ కి అనుసంధానించబడుతుంది మరియు మూడవ పిన్ నుండి మనం కనెక్షన్ చేస్తాము నాల్గవ పిన్ రిజిస్టర్ దాన్ని ఎంచుకోండి మేము పిన్ నంబర్ d13 తో కనెక్ట్ అవుతాము ఇప్పుడు మేము కనెక్షన్ ఎలా చేసాము మీరు కనెక్షన్ను మార్చాలనుకుంటున్నారని మరియు మీరు దానిని చేసే స్వేచ్ఛను మరే ఇతర పిన్తో కనెక్ట్ చేయాలనుకుంటున్నారని చెప్పండి తరువాతి సందర్భం చదవడం వ్రాయడం దీనిలో మనం వ్రాయడం మాత్రమే పనిచేస్తాము కాబట్టి మేము దానిని గ్రౌండ్ కి అనుసంధానించాము తదుపరి పిన్ ఎనేబుల్ అవుతుంది ఇది d12 కి అనుసంధానించబడి ఆపై వరుసగా 4 బిట్స్ STM బోర్డు యొక్క పిన్స్ యొక్క d11 d10 d9 మరియు d8 లకు అనుసంధానించబడి ఉంటాయి

నేను చెప్పినట్లు మొదట STM బోర్డు చూపిస్తాను ఈ బోర్డుతో మేము కనెక్షన్ చేస్తాము మరియు ఈ బోర్డుల పిన్స్ గురించి మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి Vcc గ్రౌండ్ ఉంది ఆపై ఈ ప్రత్యేక బోర్డులో ఇతర డిజిటల్ పిన్స్ అందుబాటులో ఉన్నాయి నేను వాటిని ఒక్కొక్కటిగా కనెక్ట్ చేస్తాను మొదట ఇక్కడ ఉన్న మొదటి పిన్ను గ్రౌండ్ కి మరియు మరొకటి VCC కి కనెక్ట్ చేద్దాం కాబట్టి ఇవి రెండు సాధారణ పాయింట్లు ఎల్సిడి యొక్క మొదటి పిన్ గ్రౌండ్ తో అనుసంధానించబడిందని తదుపరి పిన్ Vcc కి అనుసంధానించబడిందని తదుపరి పిన్ ఈ పొటెన్షియోమీటర్ ద్వారా అనుసంధానించబడిందని నేను చెప్పినట్లు ఇప్పుడు తదుపరిది రిజిస్టర్ సెలెక్ట్ అది d13 కి కనెక్ట్ అవుతుంది d12 చదవడానికి వ్రాయడానికి అనుసంధానించబడుతుంది ప్రాథమికంగా చదవడం వ్రాయడం నేరుగా గ్రౌండ్ కి అనుసంధానించబడి ఉంటుంది ఎనేబుల్ పిన్ d12 కి కనెక్ట్ చేయబడింది d3 రిజిస్టర్ సెలెక్ట్ మరియు ఇది ఎనేబుల్ పిన్ మరియు ఈ 4 పిన్స్ ప్రాథమికంగా డేటా పిన్స్ ఈ ఎల్సిడి యొక్క అన్ని పిన్లను పిన్ 1 నుండి పిన్ 16 వరకు వివిధ పిన్లకు ఈ ఎస్టిఎమ్ బోర్డులోకి మరియు అంతర్గతంగా గ్రౌండ్ విసిసికి కనెక్ట్ చేసాము స్లైడ్లో ఇప్పటికే మీకు అందించిన సర్క్యూట్ రేఖాచిత్రాన్ని అనుసరించండి ఇక్కడ మేము ఇచ్చిన నిర్దిష్ట బోర్డు యొక్క ఏ పిన్తో ఏ పిన్ కనెక్ట్ అవుతుంది మరియు కాథోడ్ నేరుగా గ్రౌండ్ కి అనుసంధానించబడి ఉంది ఇదంతా కనెక్షన్ గురించి మీరు దీన్ని మీ చివరలో చేయాలనుకుంటే మీకు ఈ క్రింది విషయాలు అవసరం మీకు ఈ క్రింది జంపర్ వైర్లు అవసరం మీకు పొటెన్షియోమీటర్ అవసరం మీకు ఎల్సిడి అవసరం మరియు కోర్సు యొక్క ఈ బోర్డు అవసరం ఇప్పుడు నేను ఇప్పటికే వ్రాసిన కోడ్ ను ఏమి చేస్తాను నేను దానిని ఈ బోర్డులోకి పంపిస్తాను టెక్స్ట్ ప్రదర్శించబడుతుంది "ఎంబెడెడ్ సిస్టమ్ NPTEL 2018" ఇప్పుడు నేను దీన్ని వేరే టెక్స్ట్ పక్కన మారుస్తాను మరియు నేను ఏమి జరుగుతుందో చూద్దాం ARM తో పొందుపరిచిన సిస్టమ్ డిజైన్ అనే వచనాన్ని నమోదు చేసారు అక్షరాల సంఖ్య 16 కన్నా ఎక్కువ ఉన్నందున టెక్స్ట్ స్క్రోలింగ్ అవుతోంది ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది మీరు దీని వేగాన్ని చూస్తారు ఇక్కడ మేము ఒక సెకనులో చేసిన రెండు అక్షరాలు స్క్రోల్ అవుతాయి ఇప్పుడు మనం ఒక సెకనులో 3 అక్షరాలు స్క్రోల్ అవుతాయి ఇప్పుడు మనం చూస్తాము నేను ఇతర కోడ్ ను డంప్ చేయను అక్కడ మీరు అకస్మాత్తుగా దాని వేగాన్ని మారుస్తుందని మీరు చూస్తారు మీరు దీన్ని చూడగలరా మునుపటిదానితో పోలిస్తే ఇప్పుడు అది కొంచెం వేగంగా జరుగుతుందని మీరు చూడవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన ఎల్సిడి లో మీరు అనేక రకాల మార్పులు చేయగలరు ఆర్డునో బోర్డుతో ఉన్న కనెక్షన్ను ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను ఇది నేను ఇప్పటికే వివరంగా చర్చించిన ఆర్డునో బోర్డు కాబట్టి ఇప్పుడు నేను అదే రకమైన కనెక్షన్ ఇస్తాను ఆర్డునో తో కోడ్ ఎలా తయారు చేయాలో మనం ఇప్పటికే చూసిన కోడ్ ఆర్డునో తో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు ఇప్పటికే డంప్ చేసిన కోడ్ ను మీరు చూస్తున్నారు మరియు ఇప్పుడు అది "ఎంబెడెడ్ సిస్టమ్ NPTEL 2018" ని ప్రదర్శిస్తోంది ఇప్పుడు మనం వివిధ రకాల సెన్సార్లను ఎలా ఇంటర్ఫేస్ చేస్తాము అనే దానితో ముందుకు వెళ్తాము మేము సెన్సార్లను ఇంటర్ఫేస్ చేసిన తర్వాత మనం ఏమి చేస్తున్నామో మనకు పర్యావరణం నుండి కొన్ని పరిమితులు లభిస్తాయి మరియు ఆ పరిమితులను మనం డిజిటల్ విలువ ప్రదర్శించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు మీ ప్రదర్శన కోసం 7 సెగ్మెంట్లను ఉపయోగించవచ్చు లేదా మీరు ఎల్సిడిని ఉపయోగించి చేయవచ్చు మేము చేయబోయే అన్ని ప్రయోగాలకు ఏదో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది మేము ఈ రెండు అవుట్ పుట్ పరికరాలను ఉపయోగిస్తాము ధన్యవాదాలు